సరే కాబట్టి ఇప్పుడుJ1 యొక్క ఆఫ్ వికర్ణ అంశాలు వచ్చి ఒకే పదం అవుతుంది ఎందువల్ల అంటే అది dpidδk ఉదాహరణకు ఉదాహరణకు ఇది దానిలాగే మళ్లీ రాస్తున్నాను అదే P2 విస్తరణ సరేనా dpidδk |Vi | |Vk ||Yik | Sin⁡Ɵik ðiðk అదే విషయాన్ని మళ్లీ తిరిగి రాయడానికి ప్రయత్నిస్తాను సరేనా మరియు ఉదాహరణకు P2 P2 వచ్చి సమానం సరేనా V2 తరువాత V1 తరువాత Y21 ఆ తర్వాత cos𝜃21 − 𝛿2 𝛿1 𝑉22 తరువాత Y22cos𝜃22 ప్లస్ V2V4 తరువాత Y24cos𝜃24 −𝛿2 𝛿4 ప్లస్ ఇదే మీ చివరి పదం నేను మూడో పదం రాశాను అది ఇక్కడ ఎక్కడో ఉంది సరేనా నేను ఇక్కడ V2 పెట్టాను తరువాత V3 ఆ తర్వాత Y23 సరేనా తర్వాత cos𝜃23 − 𝛿2 𝛿3 ఇప్పుడు మీరు dpidδk తీసుకున్నారు అనుకుందాంఅది ఇలా రాశాం ఎలా అంటే dpidδk సరేనా కాబట్టి i అనేది k కి సమానం కాదు Pi అనేది మనం అక్కడ చూసిన వికర్ణ అంశము కు సమానం కాబట్టి i అనేది k కి సమానం కాదు కాబట్టి i 2 మరియు ఉదాహరణకు k3 తీసుకోండి ఇప్పుడు దాని అర్థం ఏమిటి అంటే మీరు దానికి ఉత్పన్నం తీసుకుంటే దాని అర్థం dp2dδ3 కాబట్టి ఈ పదం అనేది dδ3 నుంచి స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి అది వచ్చి 0 అవునా రెండవ పదము కూడా 0 అవునా మరియు మూడవ పదం దానితో ఉంది అదే మీరు పిలిచే మైనస్ అదేమీ కొసైన్ కాబట్టి ఉత్పన్నం అనేది మైనస్ సరేనా మరియు అది వచ్చి మీ δ3 కాబట్టి ఉదాహరణకు అది వచ్చి |V2||V3||Y23| తరువాత sin Ɵ23 − δ2 δ3 అవునా మరియు అది వచ్చి δ3 మీద ఆధారపడదు కాబట్టి చివరి పదం వచ్చి 0 కాబట్టి ఒకటే పదం అవునా అందువలన అవన్నీ కూడా ఆఫ్ వికర్ణ అంశాలు అవునా అవన్నీ ఎప్పుడు కూడా ఒకటే పదాలు అయితే వికర్ణ అంశాలు k ≠ i అయితే అది ఈ పదము యొక్క మొత్తం అవునా కాబట్టి ఇది వచ్చి J1 యొక్క ఆఫ్ వికర్ణ అంశాలు ఇది సమీకరణం 58 అయితే k అనేది i కి సమానం కాదు అవునా కాబట్టి అదే విధంగా J4 యొక్క వికర్ణ అంశాలు అవునా కాబట్టి ఈ విషయంలో ఏం జరుగుతుంది అంటే J4 యొక్క వికర్ణ అంశాలు అంటే Qi ని మళ్లీ విస్తీర్ణం చేయాలి మరియు నేను మీకు చెప్పాలి ఇది ఏమిటి అనిముందు ఇది చెప్పనీయండి dQi dVi అనేది పరిమాణంఆ పరిమాణం మైనస్ 2 Vi తరువాత పరిమాణం Yii sinƟii మైనస్ k వచ్చి దేనికి సమానం అంటే 1 నుంచి n వరకు k అనేది i కి సమానం కాదు ఇది Vk పరిమాణం పరిమాణం |Yk||Yik | ఇది వచ్చి సైన్ అవునా తరువాత Ɵik ðiðk అవునా మరి ఇక్కడ కూడా అన్నిటికీ మొత్తం చేయడమే అయితే ఈ పదం వైపు చూడండి మరియు ఇక్కడ k అనేది i కి సమానం కాదు dQidVi −2|Vi||Yii| sinƟii - k1 k≠in|Vk||Yk ||Yik | sinƟik δi δk కాబట్టి ఈ వ్యక్తీకరణను మీరు విస్తీర్ణం చేస్తే అలా ఉండండి ఈ వ్యక్తీకరణ Qi అదేమీ సమీకరణం 51 ఇదే మీ Qi యొక్క వ్యక్తీకరణ అవునా మీకు అది కావాలిఅంటే మీరు dP2dδ2 ని సాధించండి ఒకవేళ i 2 అనుకున్నారు అనుకోండి అప్పుడు ఈ సమీకరణాలను ఎలా రాయవచ్చు అంటే Q2 k1 4|Vi||Vk ||Yik | sinƟik δi δk 𝑄2 −|𝑉2||𝑉1||𝑌21| sin𝜃21 − 𝛿2 𝛿1 − |𝑉2|| 𝑌22| sin𝜃22 − |𝑉2||𝑉3||𝑌23| sin𝜃23 − 𝛿2 𝛿3 − |𝑉2||𝑉4||𝑌24| sin𝜃24 − 𝛿2 𝛿4 ఆ సమీకరణం 51 ని మీరు ఎలా రాయవచ్చు అంటే 𝑄2 వచ్చి దేనికి సమానం అంటే Σk అది వచ్చి దేనికి సమానం అంటే 1 నుంచి 4 వరకు ఎందువల్ల అంటే n అనేది 4 కు సమానం తర్వాత అది మీ మైనస్ సైన్ ఆ తర్వాత Vi తరువాత Vk తరువాతYik తరువాత sin తర్వాత 𝜃𝑖𝑘 − 𝛿𝑖𝛿k ఇప్పుడు క్షమించండి ఇది వచ్చి i 2 కాబట్టి అది వచ్చి 𝑉2 సరేనా ఇది వచ్చి 𝑌2 𝑉2𝑌2𝑘 ఇది కూడా 𝜃2𝑘 మరియు i వచ్చి దేనికి సమానం అంటే 2 కి ఇది వచ్చి 𝛿2 సరేనా ఇప్పుడు మీరు దీని విస్తీర్ణం చేస్తే అది వచ్చి మైనస్ 𝑉2 తరువాత 𝑉1 తరువాత 𝑌21 తరువాత sin⁡𝜃21−𝛿2𝛿1 సరేనా తరువాత మైనస్ ఎప్పుడైతే k2 అయినప్పుడు కాబట్టి అది 𝑉2 దాని అర్థం ఏమిటంటే అది |𝑉2| తర్వాత 𝑌22 తరువాత సైన్ అది 𝜃22−𝛿2𝛿2 రద్దు అయిపోతుంది కాబట్టి అది 𝜃2 అవునా తర్వాత మైనస్ 𝑉2 తరువాత 𝑉3 తరువాత 𝑌23 తరువాత 𝜃23 − 𝛿2 𝛿3 అవునా తరువాత మైనస్ మీ𝑉2 తరువాత 𝑉4 తరువాత 𝑌24 తరువాత సైన్𝜃24 − 𝛿2 𝛿4 సరేనా మీకు అది కావాలి అనుకుందాం సాధారణంగా మీరు ఏమి కనుగొనాలంటే dQidVi పరిమాణం ఇప్పుడు i వచ్చి మనం 2 గా తీసుకున్నాం అందువల్ల అది dQ2dV2 అవునా దీనిని మీరు మీరు పిలిచే V2 తో ఉత్పన్నం తీసుకుంటే ఇది dQ2dV2 ఇది వికర్ణ పదం కాబట్టి మొదటి పదం వచ్చి ఏమవుతుంది అంటే మైనస్ V1 తరువాత Y21 తరువాత సైన్ తరువాత ⁡𝜃21 − 𝛿2 𝛿1 ఇప్పుడు రెండవ పదం ఈ పదం వచ్చి ఏమవుతుంది అంటే మైనస్ 2 V2 ఎందువల్ల అంటే మీరు 𝑉22 తో ఉత్పన్నం తీసుకున్నారు కాబట్టి 2𝑉2 తరువాత 𝑌22 సరేనా తరువాత 𝑠𝑖𝑛𝜃2 సరేనా మైనస్ ఇది కూడా దీనిలాగే తీసుకున్నారు కాబట్టి అది V3 తరువాత Y33 తరువాత సైన్ తరువాత 𝜃23 − 𝛿2 𝛿3 సరేనా తర్వాత చివరిది మైనస్ V4 ఆ తర్వాత Y24 సరేనా తర్వాత సైన్ ఆ తర్వాత మీ 𝜃24 − 𝛿2 𝛿4 సరేనా దాని అర్థం ఏమిటంటే మూడు పదాలు అన్నీ అక్కడ ఉన్నాయి ఇది కూడా అక్కడ ఉంది ఇది కూడా అక్కడ ఉంది సరేనా కాబట్టి ఇక్కడ ఏ ప్రశ్న లేదు అన్ని నాలుగు పదాలు కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి అందువల్ల ఈ విషయంలో మీరు ఏమని పిలుస్తారు అంటే dQidVi అదే ఇది ఇది ఈ పదం అక్కడ ఉంది అది సాధారణంగా 2 V2 Y22 అది రెండు అయితే ఒకవేళ రెండు బదులు మీరు i భర్తీ చేశారు అదంతా కూడా సరి అయినది కాబట్టి అది ఏమవుతుంది అంటే dQidVi − 2Vi YiisinƟii మైనస్ k వచ్చి దేనికి సమానం అంటే ఒకటి నుంచి n వరకు k≠ i 𝑉𝑘 𝑌𝑖𝑘 సైన్ ఈ సిగ్మాi వచ్చి 𝜃𝑖𝑘 − 𝛿 దాని అర్థం ఏమిటంటేఈ పదం కాకుండా అక్కడ మూడు పదాలు ఉన్నాయి అని ఈ పదం ఉంది అని ఎక్కడ ith పదం అనేది చేర్చబడలేదు అందువల్ల కాకపోతే అది 2 తో హెచ్చ వేయబడింది మీరు 𝑉2𝑌22 sin𝜃22 ని మాత్రమే చేర్చండి అవునా వేరే పదాలు మైనస్ 𝑉2𝑌22 sin𝜃22 అక్కడ బయట ఉంటాయి అందువల్ల k అనేది i కి సమానం కాదు మరియు ఆ పదం వచ్చి మైనస్ 2Viమీ Yi sinƟi అదేవిధంగా మీరు dQidVi k అనేది i కి సమానం కాదు దానిలో పాల్గొంటే మీకు ముందులాగే డెల్టా వస్తుంది అది కూడా ఒకే పదం మైనస్ పరిమాణం 𝑉𝑘 𝑌𝑖𝑘 sin𝜃𝑖𝑘−𝛿𝑖𝑖𝛿𝑘 ఉదాహరణకు మీరు dQ2dV3 కనుగొనడానికి ప్రయత్నిస్తే అది కూడా ఇదే అవుతుంది సరేనా మీరు ఎక్కడ కూడా V3 ని చూడరు అది వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోతుంది ఈ పదం మాత్రమే అక్కడ ఉంటుందికాబట్టి ఇక్కడ V3 ఉండదు ఇది కూడా 0 కాబట్టి ఇక్కడ ఒకే ఒక్క పదం మిగులుతుంది ఒక పదం మాత్రమే ఉంటుంది అందువల్ల ఆఫ్ వికర్ణ అంశాలకు ఒకే ఒక్క పదం ఉంటుంది అవునా వికర్ణ అంశాలకు మాత్రం మొత్తంగా తీసుకుంటారు ప్లస్ హైఫన్ అది వచ్చి మైనస్ అక్కడ వచ్చి మైనస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ ఉంటుంది సరేనా కాబట్టి ఇవి ఆఫ్ వికర్ణ అంశాలు ఇదే సమీకరణం 60 సరేనా పదాలు ∆𝑃 ∆𝑃𝑖 మరియు ∆𝑄𝑖 pth పునరావృతం దగ్గర ఉన్నాయి అవునా ఇవే pth పునరావృతం దగ్గర ఉన్నవి అవి వచ్చి బస్సు i దగ్గర షెడ్యూల్ విలువల మరియు లెక్కించిన విలువల మధ్య తేడా అవి శక్తి అవశేషాలుగా పిలువబడతాయి దాని అర్థం ఏమిటంటే p పునరావృతం దగ్గర ∆𝑃𝑖𝑃𝑖 షెడ్యూల్ అంటే 𝑃𝑖𝑖 ఇంజక్షన్ సరేనా మనకు ఏవైతే గాస్ సీడల్ పద్ధతి నుంచి వచ్చాయో అవి తెలుసు మరియు 𝑃𝑖 వచ్చి p పునరావృతం దగ్గర లెక్కించబడినది దాని అర్థం ఏంటంటే అవే సమీకరణాలు 50 మరియు 51 అది ఎక్కడి నుంచి లెక్కించబడ్డాయి అంటే దీని నుంచి ఈ సమీకరణం నుంచి అలా ఉండండి అలాగే ఉండండి దాని అర్థం ఏంటంటే ఈ సమీకరణం మీరు ప్రతి పునరావృతం దగ్గర లెక్కించాలి మరియు ఇది మీరు పిలిచేది మీకు తెలిసినది ఎందువలన అంటే ప్రతి దగ్గర ప్రతి దగ్గర అది మీ PV బస్సు లేక PQ బస్సు ఆ 𝑃𝑖 షెడ్యూల్ చేయబడింది సరేనా కాబట్టి ఒకవేళ అది PQ బస్సు అయితే 𝑄𝑖 షెడ్యూల్ అవుతుంది అది కూడా మనకు తెలిసి ఉండాలి సరేనా కాబట్టి అందువల్ల ఈ రెండు ప్రతి పునరావృతం దగ్గర మీరు లెక్కించాలి సరేనా మరియు ఇది ఎలా చేయాలి ఈ విషయం ఎలా కనుగొనాలి ఎలా అంటే అదే మీరు పిలిచే మీకు తెలిసిన కన్వర్జెన్స్ ప్రమాణాలు కాబట్టి ఆ విషయంలో మీరు ఇంతకుముందు తీసుకునే విధంగా∆Pmax తీసుకుంటారు సరేనా అది వచ్చి దీనికి సమానం అంటే గరిష్టంగా ∆𝑃2 ∆𝑃3 మరియు ∆𝑃𝑖𝑖 వద్ద సరేనా వీటన్నిటికి మీరు గరిష్టం తీసుకుంటే నా ఉద్దేశం ఏమిటంటే ప్రతి పునరావృతం దగ్గర సరి చూసుకోవాలి అవునా అదేవిధంగా ∆Qmax వచ్చి గరిష్టానికి సమానం అవునా నా ఉద్దేశం ఏంటంటే దీనికి గరిష్టం తీసుకోండి అది ఎప్పటి దాకా అంటే ∆𝑄2∆𝑄3 ∆𝑄 వరకు ఈ రెండు గరిష్ట ములను మీరు తీసుకోండి సరేనా అయితే ∆𝑃 max మరియు ∆𝑄max వచ్చి ఎప్సిలాన్ కు సమానము లేక తక్కువ ఉంటేఎప్సిలాన్ వచ్చి టెంటుద పవర్ మైనస్ 4 మైనస్ 5 అంటే పరిష్కారం కన్వర్ జెడ్ అయ్యింది సరేనా కాబట్టి అందువల్ల ప్రతి పునరావృతం దగ్గర మీరు సరిచూసుకోవాలి అవి కరెంట్ విలువ మరియు ముందు కరెంట్ విలువ యొక్క తేడా మరియు ఈ విషయము మరియు ఈ విషయంలో ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు ఏం తీసుకోవాలి అంటే సంపూర్ణ విలువ అవునా మీరు ఈ సంపూర్ణ విలువను తీసుకోవాలి సరేనా కాబట్టి దాని అర్థం ఏమిటంటే సంపూర్ణ విలువ తీసుకోవాలి నేను ఇది పెట్టడానికి మర్చిపోయాను కాబట్టి బస్సు వోల్టేజ్ పరిమాణం మరియు కోణాలు వాటి క్రొత్త అంచనాలు ఏమిటంటే మీరు వాటిని నవీకరణ చేస్తే Vi𝑝1 ఆ కరెంట్ విలువ వచ్చిVi𝑝 ∆Vi 𝑝 మరియు ∆ 𝛿i𝑝1 వచ్చి 𝛿i𝑝 ∆𝛿i𝑝p అనేది పునరావృత లెక్క కాబట్టి ఇది సమీకరణం 63 మరియు ఇది సమీకరణం 64 సరేనా కాబట్టి అల్గోరిథం మొదటి దశ ఏమిటంటే మీరు వ్యవస్థ యొక్క సమాచారం చదవాలి దాని అర్థం ఏమిటంటే ఆ సమాచారాన్ని మీరు చదవాలి సరేనా మీకు ఏ సమాచారం అయితే కావాలి అది చదవాలి రెండవ దశ ఏమిటి అంటే బస్సు అడ్మిషన్ మాత్రిక ఏర్పాటు చేసుకోవాలి అదే Y బస్ సరేనా తరువాత మూడవ దశ ఏమిటంటే 𝑃𝑖 షెడ్యూల్ మరియు 𝑄𝑖 రెండు కూడా పేర్కొన్నారు దాని అర్థం ఏమిటంటే లోడ్ బస్సులు అంటే PQ బస్సులు అని అర్థం సరేనా కాబట్టి మీరు ఇది చూడండి మీ PV బస్ ని మళ్లీ చూద్దాం సరేనా కాబట్టి ఓల్టేజ్ పరిమాణాలను మరియు కోణాలను మందగింపు బస్సు విలువలకు ఏర్పాటు చేసుకోండి అది Vi ప్రారంభ విలువలకు అది వచ్చి 1 మరియు కోణం డెల్టా ఇదే అన్ని i కు ప్రారంభ విలువలు అవునా కాబట్టి వోల్టేజ్ నియంత్రణ బస్సులకు పరిమాణం Vi మరియు Pi షెడ్యూల్ పేర్కొన్నారు కోణాలు అన్ని కూడా మందగింపు బస్సు కోనాలకు సమానంగా చేసుకోవాలి ఇవే PV బస్సులకు ప్రారంభ విలువలు సరేనా కాబట్టి దశ 4 వచ్చి లోడ్ బస్సులు Pi మరియు Qi𝑝p అనేది పునరావృత లెక్క సరేనా కాబట్టి నేను చెప్పినట్టు అవి సమీకరణాలు 50 మరియు 51 ని ఉపయోగించుకొని లెక్కించడం జరిగింది మరియు ∆P𝑖డెల్టా వచ్చి సమీకరణాలు 61 మరియు 62 నుంచి ప్రతి p పునరావృతం దగ్గర లెక్కించబడినది ఇప్పుడే వాటి రెండు మధ్య నేను తేడా చూపించాను సరేనా ఇది వచ్చి ఇది 61 మరియు 62 మధ్య తేడా అవునా ఓల్టేజ్ నియంత్రణ బస్సులకు సమీకరణాలు 50 మరియు 61 ఉపయోగించుకొని Pip ∆Pipకనుగొన్నారు కాబట్టి ఎందువల్ల అంటే ఓల్టేజ్ నియంత్రణ బస్సులో మీరు ∆𝑃 కనుగొనవచ్చు కానీ ∆Q కనుగొను లేరు ఎందువలన అంటే Q అనేది తెలియదు కాబట్టి అవునా కాబట్టి సమీకరణాలు 57 58 59 మరియు 60 లను ఉపయోగించి J1 మరియు J4 అంశాలను లెక్కించండి దాని అర్థం ఏమిటంటే అవన్నీ కూడా జాకోబియన్ అంశాలు సరేనా అది మీరు లెక్కించాలి సరేనా ఉదాహరణకు ఇది వచ్చి మీ వికర్ణ అంశం ఇది వచ్చి J1 కు ఆఫ్ వికర్ణ అంశం మరియు ఇది వచ్చి J4 వికర్ణ అంశం మరియు J4 ఆఫ్ వికర్ణ అంశం అన్నీ కూడా మీరు సమీకరణాలు 57 58 59 మరియు 60 లను ఉపయోగించి కనుగొనాలి అవునా కాబట్టి ఇది మీరు సాధించాలి ఆ తరువాత సమీకరణాలు 55 మరియు 56 లను పరిష్కరించాలి అవి ∆𝛿 మరియు ∆V ల కోసం పరిష్కరించాలి కాబట్టి మీరు ∆P J1∆𝛿 మరియు ∆Q J4∆𝑉 లను కలిగి ఉండాలి సరేనా కాబట్టి మీరు ∆𝛿 మరియు ∆𝑉 ల కోసం ఆ రెండు సమీకరణాలను సాధించాల్సి ఉంటుంది అదే సమీకరణాలు 55 మరియు 56 సరేనా తర్వాత సమీకరణాలు 63 మరియు 64 లను ఉపయోగించుకుని క్రొత్త వోల్టేజ్ పరిమాణం మరియు దశ కోణాలను కనుగొనండి దాని అర్థం ఏమిటంటే సమీకరణాలు 63 మరియు 64 లను ఉపయోగించుకుని ఇప్పుడు కన్వర్జెన్స్ సరి చూసుకోండి అది ఒకవేళ మోడ్ ∆PI∈ మరియు దీని గరిష్టం వచ్చి Iకంటే తక్కువ ఉంటుంది నేను మీకు చెప్పాను అవునా కాబట్టి అక్కడ నేను మోడ్ తీసుకున్నాను మరియు ఇక్కడ తేడా తీసుకున్న తర్వాత మోడ్ తీసుకున్నాను అంతా కూడా ఒకటే సరేనా పరిష్కారం అనేది కలిసింది మరియు తొమ్మిదవ దశ కు వెళ్ళండి లేకపోతే ఇంతకుముందు మీరు ఈ వ్యక్తీకరణకు మోడ్ తీసుకొని ఉండాలి సరేనా కాబట్టి ఆ సైన్ వచ్చి పాజిటివ్ గా మారుతుంది ఆ సంరక్షణ తీసుకుందాం సరేనా కాబట్టి ఇక్కడ మోడ్ తీసుకోనవసరం లేదు ఎందువలన అంటే మనం ఇంతకుముందు మోడ్ తీసుకున్నాం కాబట్టి ఇంతకు ముందే నేను ఇక్కడ తీసుకున్నాను ఇంతకుముందు మోడ్ తీసుకుంటే ఇప్పుడు తీసుకోనవసరం లేదు సరేనా కాబట్టి పరిష్కారం అనేది కలిసింది మరియు 9 వ దశకు వెళ్ళండి తొమ్మిదవ దశ అంటే ఇక్కడ మీరు మీ ఫలితం ముద్ర తీసుకోండి మరియు అన్నీ అవుట్ ఫుట్ లను రాయండి సరేనా కాబట్టి దీనిని ఉపయోగించుకొని మీరు ఉదాహరణ రెండును సాధించవచ్చు మరియు డి కపుల్డ్ న్యూటన్ రాఫ్సన్ పద్ధతులను ఉపయోగించి మూడవ పునరావృతం ని కనుగొనండి అదే మీరు పిలిచే గాస్ సీడెల్ పద్ధతి మనం ఆ ఉదాహరణ మీకు తెలిసిన ఆ ఉదాహరణ 2 తీసుకున్నాం మళ్లీ మీకు చూపిస్తున్నాను అదే సమాచారాన్ని ఇక్కడ ఉంచాను ఎందువలన అంటే వేరే ఉదాహరణ ఏదైనా తీసుకుంటే మనం గందరగోళానికి గురవుతాం కాబట్టి అవునా కాబట్టి మనం అదే ఉదాహరణకి ఉంచాము కాబట్టి నేను చూస్తాను ఆ ఉదాహరణ ఎక్కడికి వెళ్ళింది అనిఒక్క నిమిషం కేవలం ఒక్క నిమిషం అది ఎక్కడ కలిసి పోయిందో చూస్తాను రేఖాచిత్రం పోయింది అలాగే ఉండండి అలాగే ఉండండి కాకపోతే పెద్ద విషయం కాదు ఎందువలన అంటే ఒకటే సమాచారం కాబట్టి సరేనా అది ఎక్కడో కలిసిపోయింది అయినా పర్వాలేదు ఒకటే ఉదాహరణ కాబట్టి సరేనా మరియు ఒకటే సమాచారం ఒకటే Y మాత్రిక మొత్తం అంతా కూడా ఒకటే ఇప్పుడు సమీకరణాలు 50 మరియు 51 అవునా దానికి మీ 3 బస్సుల సమస్య ఉదాహరణగా ఉంది అవునా కాబట్టి ఇది బస్సు 1 అది మందగింపు బస్సు మరియు బస్సు2 బస్సు 3 వచ్చి PQ బస్సులు సరేనా కాబట్టి సమీకరణాలు 50 మరియు 51 లను i1 నుంచి 3 వరకు విస్తీర్ణం చేయండి దాని అర్థం ఏంటంటే ఈ సమీకరణం ఈ సమీకరణం i కు k అనేది ఒకటి కి సమానం క్షమించండి k1 నుంచి 3 వరకు విస్తీర్ణం చేయండి అదేవిధంగా దీనికి i2 i3 లకు విస్తీర్ణం చేయండి కాబట్టి మీరు విస్తీర్ణం చేస్తే అది వ్యక్తీకరణ P2 అవుతుంది ఈ వ్యక్తీకరణ P3 ఈ వ్యక్తీకరణ Q2 మరియు ఈ వ్యక్తీకరణ Q3 సరేనా కాబట్టి ఈ సమీకరణాన్ని మీరు విస్తరించండి కాబట్టి నేను చదవడం లేదు సరేనా మీరు అలా విస్తీర్ణం చేస్తే మీకు ఇది వస్తుంది తర్వాత మీరు ఏం చేస్తారు తరువాత మీరు వికర్ణ అంశాలను మరియు ఆఫ్ వికర్ణ అంశాలను తీసుకోండి ఆ తర్వాత ఏం చేస్తారు ఆ తర్వాత ఏం చేస్తారంటే వాటికి ఉత్పన్నాలు కనుగొనండి సరేనా dp2d∂2|𝑉2||𝑉1||𝑌21| sin𝜃21 − 𝛿2 𝛿1 |𝑉2||𝑉3||𝑌23| sin𝜃23 − 𝛿2 𝛿3 dp2d∂3 |𝑉3||𝑉2||𝑌32| sin𝜃32 - 𝛿3 𝛿2 dp3d∂3|𝑉3||𝑉1||𝑌31| sin𝜃31 - 𝛿3 𝛿1 |𝑉3||𝑉2||𝑌23| sin𝜃32 - 𝛿3 𝛿2 dp3d∂2 |𝑉3||𝑉2||𝑌23| sin𝜃32 - 𝛿3 𝛿2 dQ2dV2 |𝑉1||𝑌21| sin𝜃21 - 𝛿2 𝛿1 2|𝑉2||𝑌23| sin𝜃22 |𝑉3||𝑌23| sin𝜃23 - 𝛿2 𝛿3 dQ2dV3 |𝑉2||𝑌23| sin𝜃23 - 𝛿2 𝛿3 కాబట్టి ఆ విషయంలో మీరు dp2d∂2తీసుకోవాలి మీరు దానికి ఉత్పన్నం తీసుకుంటే అది వచ్చి V2 V1 పరిమాణాలు అది అర్థం అవుతాయి కేవలం చెప్తున్నాను |𝑉2||𝑉1||𝑌21| sin𝜃21 − 𝛿2 𝛿1 తరువాత ప్లస్ |𝑉2||𝑉3||𝑌23| sin𝜃23 − 𝛿2 𝛿3 ఇది వచ్చి dp2d∂2 ఇది వచ్చి మొదట వికర్ణ అంశం తరువాత dp2d∂3 వచ్చి |𝑉3||𝑉2||𝑌32| sin𝜃32 - 𝛿3 𝛿2 సరేనా ఆ తర్వాత dp3d∂3వచ్చి దేనికి సమానం అంటే |𝑉3||𝑉1||𝑌31| sin𝜃31 - 𝛿3 𝛿1 ప్లస్ |𝑉3||𝑉2||𝑌23| sin𝜃32 - 𝛿3 𝛿2 అదేవిధంగా dp3d∂2 వచ్చి మైనస్ |𝑉3||𝑉2||𝑌23| sin𝜃32 - 𝛿3 𝛿2 సరేనా మరియు ఇది వచ్చి మీ dQ2dV2 ఇప్పుడు తీసుకోండి సరేనా ఎందువలన అంటే అన్ని వ్యక్తీకరణలు Q2Q3 అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు అవునా అన్నీ ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు దీనికి ఉత్పన్నం తీసుకుంటే డెల్టా Q2 డెల్టా V2 తర్వాత మైనస్ V1 Y21 ఆ తర్వాత మీ sin𝜃22 - 𝛿2 𝜃21− 𝛿2 𝛿1 2|𝑉2||𝑌22| sin𝜃22 |𝑉3||𝑌23| sin𝜃23− 𝛿2 𝛿3 అందువలన dQ2dV3 అనేది ఒంటరి పదం ఆఫ్ వికర్ణం |𝑉2||𝑌23| sin𝜃23− 𝛿2 𝛿3 సరేనా తర్వాత ఇంకా రెండు పదాలు అక్కడ ఉన్నాయి అవునా తర్వాత వచ్చి తర్వాత వచ్చి dQ3 dV2 𝑉3𝑌32 sin𝜃32− 𝛿3 𝛿2 అదే విధముగా dQ3 dV3 వచ్చి 𝑉1𝑌31 sin𝜃31− 𝛿3 𝛿1 తర్వాత 𝑉2𝑌32 sin𝜃32− 𝛿3 𝛿2 తరువాత 2𝑉3𝑌33 sin 𝛿 sin𝜃33 సరేనా ఇప్పుడు సమాచారపు ఉదాహరణ 2 ఒకటే సమాచారం తీసుకుంటున్నాము కాబట్టి సమాచారం అంతా కూడా ఇక్కడ ఇచ్చారు Y పరిమాణందాని కోణం ఆతరువాత VV1 యొక్క ప్రారంభ విలువలు మీరు 1 05 గా తీసుకున్నారు కానీ వేరే ప్రారంభ కోణాల విలువలను ఫ్లాట్ వోల్టేజ్ బదులు ఇక్కడ కూడా మీరు ఏం తీసుకున్నారు అంటే 1 05 1 05 కానీ వీటిని నేను ఎలా తీసుకున్నాను అంటే 1 0ఇది కూడా 1 0 కానీ స్లాక్ బస్సు వోల్టేజ్ వచ్చి 1 ఈ పరామితి తో ఈ పరామితి తో dp2 d∂2 అన్ని ప్రత్యామ్న్యాయం చేస్తే అది వచ్చి52 97dp2 d∂3 ప్రత్యామ్న్యాయం చేస్తే అది వచ్చి−31 అదేవిధంగా dp3 d∂2 వచ్చి−31 98 మరియు dp3 d∂3 వచ్చి 63 ఇప్పుడు అన్ని పరామితి లను ఇక్కడ ప్రత్యామ్న్యాయం చేస్తేdQ2 dV2 వచ్చి మీకు 50 97 గా వస్తుంది అదే విధముగా dQ3 dV3 వచ్చి 60 47dQ2 dV3 వచ్చి −31 98 మరియు dQ3 dV2 వచ్చి−31 ఈ అన్ని విలువలను పెట్టండి మరియు లెక్కించండి సరేనా తర్వాత ప్రారంభం ఆ తరువాత జాకోబియన్ మాత్రిక లో ఈ ప్రారంభ పరిమితులతో ఆ జాకోబియన్ అంశాలతో జాకోబియన్ మాత్రిక వచ్చి 52 98 63 అదేవిధంగా J4 వచ్చి 50 98 60 47 కాబట్టి ఇది వచ్చి J1ఇది వచ్చి J4 2 ఇ0టూ 2 మాత్రిక అవునా అసలు ఈ సమస్యకు ప్రతి పునరావృతానికి మీ V కు కొత్త విలువలు వస్తాయి మరియు డెల్టా సరేనా మరియు ప్రతి పునరావృతానికి మీరు జాకోబియన్ మాత్రిక ను లెక్కిస్తే ఆ విధానము లెక్కించడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది మీరు ఒకవేళ క్యాలిక్యులేటర్ ఉపయోగించినప్పటికీ అది ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం మనము ఏం చేస్తామంటే మీకు ఏది అయితే జాకోబియన్ మాత్రిక ఇక్కడ ఉందో జాకోబియన్ అంశాలు అన్నీ కూడా మీకు వచ్చిన విలువలు సరేనా ఇది అన్ని పునరావృతాలలో స్థిరంగా ఉండేటట్టు నిలుపుకుంటుంది కాబట్టి తరువాత పునరావృతం కి మనం జాకోబియన్ లెక్కించము మరియు ఆ పైన కూడా కాబట్టి ఈ రెండు విలువలు అలాగే స్థిరంగా ఉంటాయి మనం వాటిని రెండు లేక మూడు పునరావృతం లో మార్చము సరేనా ఇది కేవలం మనం ఊరికే తీసుకున్న ఉదాహరణ మాత్రమేఈ ఉదాహరణలో న్యూటన్ రాఫ్సన్ పద్ధతి ఎలా పని చేస్తుందో చూడ్డానికి తీసుకున్నాము అందువలన ఈ సమస్యకు J మరియు J4 లెక్కించడం జరిగింది దానికి మొత్తం పునరావృత పద్ధతిలో స్థిరంగా తీసుకోవడం జరిగింది కాబట్టి దీనిని మనం తరువాత వచ్చే పునరావృతం కి తాకందీనిని మనం లెక్కించము తరువాత P2 లెక్కించాలి సరేనా P2 లెక్కించడం అంటే దాని అర్థం ఏమిటంటే ఈ సూత్రాన్ని ఉపయోగించి లెక్కించడం అని సరేనా ఈ 50 మరియు 51 ఉత్పన్నం అక్కడ ఉంది i2 పెట్టండి వ్యక్తీకరణ వస్తుంది i3 ఈ వ్యక్తీకరణలను ముందుగానే ఇచ్చారు సరేనా నేను ఊరికే మీకు చూపిస్తాను ఈ వ్యక్తీకరణలను ముందుగానే ఇచ్చారు మరియు P2 వ్యక్తీకరణ ఇచ్చారు దానిని విస్తీర్ణం చేయండి అన్ని ప్రారంభ విలువలను ఇక్కడ పెట్టండి అదే మీరు లెక్కించిన P2 అవుతుంది అవునా అందువలన ఈ P వద్ద ఉన్న 𝑃20 వచ్చి సమానం మీరు చూసినట్లయితే p వచ్చి 0 పునరావృత లెక్కకి సమానం కాబట్టిP2 అన్ని విలువలను ఈ సమీకరణం లో ప్రత్యామ్న్యాయం చేయండి మీకు ఏమి వస్తుంది అంటే మీ p0 వద్ద లెక్కించిన P2 ముందు విషయం ఏమిటంటే మైనస్ మైనస్ −0 అదేవిధంగా P3 అన్ని విలువలను ఈ సమీకరణం లో ప్రత్యామ్న్యాయం చేయండి మీకు ఏమి వస్తుంది అంటే లెక్కించిన P3 అది వచ్చి −0 44 అవునా అదేవిధంగా అలా ఉండండి ఇక్కడ Q2 వ్యక్తీకరణ ఇచ్చారు Q3 వ్యక్తీకరణ ఇచ్చారు కాబట్టి అన్ని పరిమితులను ఇక్కడ ఉంచండి కాబట్టి Q2 ప్రారంభ విలువల దగ్గర లెక్కించడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఏమి వస్తుంది అంటే −1 0 అన్ని ప్రత్యామ్న్యాయం చేయండి మరియు లెక్కించండి అది వచ్చి −1 0 అదే విధముగా Q3 లెక్కించండి మైనస్ అన్ని కూడా Q3 వ్యక్తీకరణలో ప్రత్యామ్న్యాయం చేయండి Q3 వ్యక్తీకరణలో సరేనా మరియు మీకు అది ఎంత వస్తుంది అంటే −1 ఇవే మీరు లెక్కించినవన్నీ ఇప్పుడు మీరు ఆ షెడ్యూల్ విలువను లెక్కించాలి అవునా కాబట్టి తరువాత మీరు దీనిని గాస్ సీడెల్ పద్ధతిలో చూపించాలి సరేనా కానీ ఇక్కడ ఇది లోడ్ అనుకోండినేను ఇంతకుముందు మీకు ఇది లోడ్ అని చూపించాను మరియు ఇవి వచ్చి జనరేటర్ కానీ ఇది వచ్చి i అవునా కాబట్టి అది Pgi Qgiసరేనా మరియు లోడ్ వచ్చి PLi Q వచ్చి Pgi jQgi PLijQLi మీకు కేవలంPLi QLi Pgi మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి నెట్ ఇంజెక్ట్ డ్ శక్తి వచ్చి PiPgi PLiఅవునా మరియు QiQgi QLiఇది వచ్చి దేనికి సమానం అంటే మీ Pi షెడ్యూల్ కి మరియు Qi షెడ్యూల్ కి ఇది అసలు Pgi PLiషెడ్యూల్ శక్తి మరియు Qgi QLiవచ్చి Qiషెడ్యూల్ శక్తి సరేనా దాని అర్థం P2 అనేది షెడ్యూల్ చేయబడింది ఎప్పుడంటే i 2 Pg2 PL2 కాబట్టి సమాచారం అంతా కూడా ఉదాహరణ 2 లో ఇచ్చారు అవునా కాబట్టి అది ఎక్కడ ఉంటుంది అంటే 20255 6 మెగావాట్ల దగ్గర కాబట్టి 2 556 పర్ యూనిట్ ముందులాగే అదేవిధంగా Q2 షెడ్యూల్ వచ్చి దేనికి సమానం అంటే Qg2 QL2అది వచ్చి 30 −140 2పర్ యూనిట్ లో వచ్చి −1 102 పర్ యూనిట్ అవునా అదేవిధంగా P3 షెడ్యూల్ Pg3 PL3ఉదాహరణ 2 లో బస్సు 3 వద్ద జనరేటర్ లేదు అది మీరు చూసినట్లయితే మీరు ఇంతకు ముందే చూశారు కాబట్టి అది 0 −138 కావున అది −1 386 పర్ యూనిట్ అది 100 తో విభజించబడింది ఎందువలన అంటే బేస్ యం వి ఎ అనేది 100 కాబట్టి అదేవిధంగా Q3 షెడ్యూల్ వచ్చి Qg3 QL3 అది వచ్చి దేనికి సమానం అంటే 0−45 కాబట్టి చివరకు −0 452 పర్ యూనిట్ మెగావార్ అవునా కాబట్టి P2 Q2 P3 Q2 వీటన్నింటికీ షెడ్యూల్ విలువ లెక్కించబడినది ఇప్పుడు ∆𝑃2 వచ్చి P2 షెడ్యూల్P2 లెక్కించబడినది కాబట్టి మనకి ఇది వచ్చింది అదే P2 షెడ్యూల్ అది −2 556 మైనస్ 0 5 వద్ద లెక్కించబడిన P2 కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ 0 5 కాబట్టి అది ఏమి వస్తుంది అంటే −2 అదేవిధంగా ∆𝑃0 వచ్చి P3 షెడ్యూల్ మైనస్ లెక్కించబడిన 𝑃0 అది వచ్చి − 1 946 ఎందువలన అంటే ఇది లెక్కించబడిన −0 44 అవునా అదేవిధంగా ప్రత్యామ్నాయం వచ్చి ∆Q2 మీరు కాని దీనిని ప్రత్యామ్న్యాయం చేస్తే −1 102 −−1 కాబట్టి −0 102 మరియు ∆Q30అనేది దేనికి సమానం అంటే Q3 షెడ్యూల్ మైనస్ లెక్కింపబడిన Q30 అది వచ్చి −0 503 కాబట్టి 1 ఇవే మనకు మొదట వచ్చిన తేడాలు ఇవే అవునా కాబట్టి ఈ అన్ని విషయాలలో మనకు షెడ్యూల్ విలువ అనే విషయము బాగా అర్థమైంది మరియు లెక్కించడం అంటే ఆ సమీకరణాన్ని ఉపయోగించి లెక్కించడం సరేనా క్యాలిక్యులేటర్ ఉపయోగించి మాత్రమే లేదా కంప్యూటర్ లో కోడ్ రాయండి కాబట్టి ఇవే విలువలు ధన్యవాదాలు